మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ నందు ఎండ్ నోట్ ని ఉపయోగించి సూచనా సమాచారాన్ని దఖలు పరిచే విధానమును క్లుప్తముగా ప్రతిపాదిస్తున్నాను నా దగ్గర మైక్రోసాఫ్ట్ వర్డ్ ఉపయోగించి రాసిన నమూనా పత్రం ఒకటి ఉంది శీర్షిక రచయిత పేరు మరియు ఉదాహరణ కొరకు క్లుప్తంగా వ్రాయబడి ఉన్నది మనము ఎక్కడ ప్రస్తావన చేయాలనుకుంటున్నామో ఆ వాక్యం చివరలో మన సూచనా సమాచార వివరాలను జోడించవచ్చు ఎండ్నోట్ రిఫరెన్స్ ను జతచేయడానికి మనము చదరపు బ్రాకెట్ను ఉపయోగించవచ్చు మరియు మనముము రిఫరెన్స్ టాబ్కు వెళ్లి ఎండ్నోట్ ని చొప్పించవచ్చు పుట అడుగు భాగమున మనకు సూచనలను టైప్ చేయగల అవకాశము ఉంది మనము దీన్ని మానవీయంగా టైప్ చేయవచ్చు లేదా మనము రిఫరెన్స్ ఉన్న ప్రదేశం నుండి సమాచారాన్ని కాపీ మరియు పేస్ట్ చేయవచ్చు మా విషయంలో మేము ఆ సమాచారాన్ని జాబ్ రెఫ్ లో కలిగి ఉన్నాము జాబ్ రెఫ్ నుండి కాపీ చేసిన ఈ సమాచారాన్నికాపీ పేస్ట్ చేయటం ద్వారా ఎలా చేయవచ్చో నేను ఇప్పుడు చేస్తాను మనకు కావలసిన విధముగా ఖాళీ స్థలాలను తొలగించడానికి దాన్ని ఫార్మాట్ చేయవచ్చు మరియు బహుళ సూచనలను జోడించడానికి అదే ప్రక్రియను మీరు ఉపయోగించవచ్చు ఆవిధముగా మనము మరియొక ఎండ్నోట్ను జోడించగలము మరియు దిగువ మనకు ఒక వచనం ఉంది మరియు మనము రెండవ సూచనను జోడిస్తాము మరియు మళ్ళీ మరొకటి కావచ్చు సరే సూచనలు కొద్దిగా చక్కగా కనిపించేలా చేయడానికి మనము కొన్ని పేజీ విరామాల ను తీసివేస్తాము ఇప్పుడు సూచనలు అన్నీ చక్కగా పత్రం చివరలో వచ్చాయని మీరు గమనించవచ్చు కానీ ఎండ్నోట్ రిఫరెన్స్ రోమన్ అక్షరంలో వస్తోంది స్టైల్ ఇన్స్పెక్టర్ అని పిలవబడే దాన్ని ఉపయోగించి మనము అరబిక్ ఆకృతిలోకి మర్చగలము దాని కొరకై మనము ఈ విధముగా చేయాలి ముందుగా హోం కి వెళ్ళండి అక్కడ నుండి స్టైల్స్ కి వెళ్లి ఆపై మీకు స్టైల్ ఇన్స్పెక్టర్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసి ఎండ్ నోట్ రిఫరెన్స్ ను ఎంచుకోండి మరియు ఇది ఎండ్ నోట్ రిఫరెన్స్ ఆకృతిని కనుగొన్నట్లు మీరు గమనిస్తారు ఇక్కడ మీరు డైలాగ్ ని తెరవండి మరియు మీకు కావలసిన సవరణలు చేయండి మరియు ఇప్పుడు మనము ఫాంట్ను సవరించవచ్చు మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒక సూపర్ స్క్రిప్ట్ వ్రాయబడింది మనము దానిని ఇక్కడ తీసివేసి ఓకే క్లిక్ చేసి మరియు ఇక్కడ ఓకే నొక్కండి మరియు ఇప్పడు మనము రిఫరెన్సెస్ మరియు ఫుట్ నోట్లకు కూడా వెళ్దాము ఇక్కడ ఫార్మాట్ చేసి 1 2 3 4 గా మార్చండి మరియు అప్లై పైన నొక్కండి ఇప్పుడు మీరు సూచనలు అన్నీ ఒక క్రమ పద్ధతిలో సంఖ్యా రూపములో రావటం చూస్తారు అన్నీ చాలా బాగున్నాయి ఎందుకంటే మనము ఆశించిన పత్రాలు అన్నీ చాలా వరకు వచ్చాయి ఇప్పుడు ఇక్కడ ఒక సరళరేఖ వచ్చింది అలా రావటం మీకు ఇష్టము లేదు కాబట్టి దానిని మీరు మార్చాలి అని అనుకుంటున్నారు దాని కొరకు ఈ విదముగా చేయండి ముందుగా వ్యూ లోకి వెళ్లి డ్రాఫ్ట్ పై నొక్కండి తరువాత రిఫరెన్సెస్ ట్యాబ్కు వెళ్లి షో ని చూడండి దిగువన ఎండ్ నోట్స్ సెపరేటర్ ని ఎంచుకోండి మరియు ఇప్పుడు ఇక్కడ ఒక పంక్తి ఉంది ఆ పంక్తిని తీసివేసి ఆపై చేసి మూసివేయండి ఇప్పుడు మనకు ఉన్న అదే క్రమంలో సూచనలు అన్నీ ఒకే వరుసలో ఉన్నాయని మీరు గమనించవచ్చు మరియు ఆ సరళరేఖ పోయింది మరియు నాలుగు సూచనలు కూడా హైపర్లింక్లుగా కనిపిచటం మీరు గమనిచవచ్చు మనకు ఇప్పుడు ఎండ్నోట్ రిఫరెన్స్ కనిపిస్తుంది ఎండ్నోట్ రిఫరెన్స్ పై మౌస్ ని ఉంచినప్పుడు మనము దానిని చూడవచ్చు ఎడిటింగ్ చేసేటప్పుడు టెక్స్ట్ చుట్టూ పేస్ట్ చేస్తున్నప్పుడు రిఫరెన్స్ సంఖ్యలు కూడా మారాలి ఇప్పుడు నేను వాటిని తరలించాను మరియు సంఖ్యలు ఇప్పటికే మార్చబడ్డాయి మీరు దానిని చూడగలరు సరే వర్డ్ డాక్యుమెంట్లో రిఫరెన్స్లను జోడించడం తద్వారా సీక్వెన్సింగ్ కి సంబంధిచిన జాగ్రత్త దానంతట అదే తీసుకుంటుంది ఇది చాలా సులభమైన పద్హతి ఏదేమైనా ఎండ్నోట్స్ను ఉపయోగించడం అంటే మీరు గ్రంథ సూచనలను మానవీయంగా టైప్ చేయడం ద్వారా లేదా ఇతర మూలముల నుండి వాటిని కాపీ చేసి పేస్ట్ చేయటం ద్వారా జోడిస్తున్నారని అర్థం ఇది చాలా సులభం